మేధోసంపత్తి హక్కులు అన్న పద ప్రయోగంలో ఉన్న 'మేధో' లేదా 'మేధో సంబంధిత' అన్న విషయం గురించి ఈ లెక్చర్ లో తెలుసుకుందాం 'మేధో' లేదా 'మేధో సంబంధిత' అంటే మనిషి మేధస్సు నుంచి వచ్చిన అని అర్ధం మనిషి మస్తిష్కం లోంచి పుట్టిన ఆలోచనలుఆవిష్కరణలు 'మేధో సంబందిత అని అర్ధం మేధస్సు కలిగివుండటం అంటే ఆలోచించగలిగే గుణం కలిగి ఉండడం ఎలాంటి క్లిష్టమైన విషయాన్నైనా అర్ధం చేసుకోగలిగే గుణం కలిగి ఉండడం నూతన ఆలోచన అనేది మన మానసిక ప్రయత్నంతో వస్తుంది ఈ నూతన ఆలోచన అనేది మనం జాగ్రత్తగా చేసే ఆలోచనల్లోంచి పుడుతుంది ఇలాంటి ఆలోచనలనే మేధో సంబంధమైన ఆలోచనలు అంటారు మనుష్యులలో సహజంగా ఉండే సృజనాత్మకత మరియు సృజనాత్మకతతో కూడిన ఆలోచనల వలన వారు చేసే మేధోపూరిత ప్రయత్నంతో ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ప్రపంచపు స్తితిగతులనే మార్చివేయవచ్చు అలాంటి ప్రయత్నాల వల్ల వచ్చిన ఆలోచనలనే 'మేధోపూరిత' ఆలోచనలు అంటారు మేధోసంపత్తి హక్కులు ఇలాంటి మేధస్సు నుంచి పుట్టిన ఆలోచనల్ని కాపాడుతాయి ఉదాహరణకు పేటెంట్స్ అనేవి నూతన ఆవిష్కరణలకు సంబందించిన హక్కుల్ని కాపాడతాయి 'పేటెంట్' అనే మేధోసంపత్తి హక్కులు 'ఆవిష్కరణ' అనే మేధో సంపత్తిని కాపాడతాయి ఒక ఆవిష్కరణ అనేది మానవుని సృజనాత్మక ఆలోచనల్లోంచి పుట్టిందే కాబట్టి అది మానవుని మస్తిష్కంల్లోంచి ఉత్పత్తి అయినదే అసలు ఈ మేదోసంపత్తిని మనం ఎలాంటి రూపాల్లో గుర్తించవచ్చు ఒక వడ్రంగి ఒక చెక్కను తీసుకుని దాన్నుంచి ఒక కుర్చీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఏం గమనిస్తాం అతను ఆ చెక్క తీసుకుని దాన్ని వివిధ రకాల పరిమాణాలలో ఆకృతులలో కోసుకుని పోలిష్ చేసి ఒక ఆకృతి లోనికి తీసుకు వచ్చాక వాటిని ఒక క్రమ పద్దతిలో ఒక రూపం వచ్చేటట్లు బిగిస్తాడు అతని దగ్గర ఒక డిజైన్ ఉండదు పెన్నుతో గానీ పెన్సిల్తో గానీ అతనేమి దాన్ని ఒక కాగితం మీద గీయడు అసలు ఆ పనిమొత్తంలో ఎక్కడా మానసిక ప్రయత్నం ఉన్నట్లు మనకు కనిపించదు ఆ వడ్రంగి పనితనంలో శారీరిక శ్రమ మాత్రమే మనకు కనిపిస్తుంది అక్కడ కూడా మానసిక శ్రమ ఉంటుంది కాని అది అక్కడ కనపడదు కాని ఒక్క సారి ఆ కుర్చీ సిద్ధమవగానే అక్కడ ఒక అందమైన కుర్చీ కనపడుతుంది భౌతికంగా అందమైన కుర్చీ మాత్రమే కనిపించినా ఆ కుర్చీ తయారీ వెనుక శారీరిక శ్రమ మాత్రమే కనిపిస్తున్నా అక్కడ మానసిక శ్రమ ఉందన్న విషయం మనం గమనించం కొన్ని సార్లు ఏది శారీరిక శ్రమ ఫలితమో ఏది మానసికమేధోపూరిత శ్రమ ఫలితమో గ్రహించలేము ఈ వడ్రంగి చేసే పనిలో ఎంత శారీరిక నైపుణ్యం ఉన్నా గానీ దాని వెనకాల అతని మానసికమేధోపూరిత కృషి మరియు నైపుణ్యం దాగిఉంది అన్నది అక్షర సత్యం అలాంటి మేధోపూరిత లక్షణం గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ కుర్చీ తయారు చేసే పద్ధతిని గమనిస్తే ఏది శారీరిక కృషి ఫలితమో ఏది మానసిక శ్రమ ఫలితమో స్పష్టంగా చెప్పడం కష్టం ఆ వడ్రంగి తన చేతులతో పని చేసేటప్పుడే మానసికంగా ఎంతో ఆలోచిస్తూ తన మనస్సులో అనుకున్న రూపాన్ని తీసుకు వస్తాడు అలాగే ఒక రచయిత ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు కొన్ని రోజుల పాటు అదే పనిమీద కూర్చుని ఉంటాడు అతను శారీరికంగా ఎంతో శ్రమిస్తాడు మానసికంగా కూడా ఎంతో శ్రమిస్తాడు అలా రాసేది టెక్స్ట్ బుక్ రచయిత అయినా లేదా ఒక ఉత్తరం రాసే వ్యక్తి అయినా లేదా ఒక గ్రంధ రచయిత అయినా వారిలో శారీరిక మరియు మానసిక శ్రమ రెండూ ఉంటాయి ఇది తధ్యం శారీరిక శ్రమ కన్నా మానసిక శ్రమ చాలా భిన్నమైనది ఈ మేధోపూరిత శ్రమ వలన వచ్చే ఫలితం ఎంతో నాణ్యత కలిగి ఉంటుంది మనం ఎప్పుడైతే 'మేధోపూరిత' లేదా 'మేధో సంబంధిత' అని అంటున్నామో అప్పుడే దానిలో శారీరిక శ్రమ మరియు మానసిక శ్రమ కలగలిసిన సృజనాత్మక ప్రయత్నం గురిచి ప్రస్తావించినట్లే ఇది మనుష్యులకు మాత్రమే వుండే ప్రత్యేక గుణం తెలివితేటలు ఉపయోగింఛి చేసే ప్రయత్నాల వలన వచ్చే ఆస్తే ఈ మేధోసంపత్తి ఒక చిత్రకారుడు గానీ లేదా ఒక దర్జీ గానీ రంగురంగుల దారాలను ఉపయోగించి ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండవచ్చు ఈ రోజుల్లో అదే పని ఒక కుట్టు మెషిన్ చేస్తూ ఉండి ఉండవచ్చు ఈ కుట్టు మెషిన్ చేసే పనిని మేధోసంపత్తి అని అనము ఆ కుట్టు మెషిన్ తయారుచేసిన వ్యక్తి ఆ కుట్టు మెషిన్ లో ఆ సామర్ధ్యాన్ని పెట్టాడు అతను మేధోసంపత్తి హక్కు దారుడు ఆ కుట్టు మెషిన్ కాదు అలా కాకుండా ఆ embroidery పని చేసిన వ్యక్తి గానీ లేదా దర్జీ గానీ వారి తెలివితేటలను ఉపయోగించి ఆ డిజైన్ చేసారు కుట్టు మెషిన్ లాగా ఒక రోబో లాగా చేయలేదు అంటే 'మేధోపూరిత' లేదా 'మేధో సంబంధిత' హక్కులు అంటేనే మనుష్యులకు సంబంధించిన హక్కులు వస్తువులు లేదా ఇతర ప్రాణులకు సంబంధించినవి కావు